శుభాకాంక్షలు ID బేస్డ్ ఆన్ మెర్రిల్స్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ మాడ్యూల్ 3 యూనిట్ 9 కు స్వాగతం చివరి యూనిట్లో మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను మనము అర్థం చేసుకున్నాము వారు స్వయంగా ఇంస్ట్రక్షనల్ డిజైన్ ను మనము అర్థం చేసుకుంటాము ఇది ఏ కోణంలోనూ ప్రత్యేకమైనది కాదు నేర్చుకునే ఐదు మొదటి సూత్రాలను అమలు చేసే మోడళ్లలో ఇది ఒకటి రికాలింగ్

చాలా క్లుప్తంగా దీని అర్థం ఏమిటంటే అభ్యాసకులు ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ సమస్య నేపథ్యంలో నేర్చుకోవాలి ఇది అభ్యాసకులు వారు సాధన చేసేటప్పుడు పరిష్కరించాల్సిన టాస్క్ కి సమానంగా ఉంటుంది యాక్టివేషన్ ప్రిన్సిపల్ చెబుతుంది అప్లికేషన్ ప్రిన్సిపల్ దాని చివరలో విద్యార్థులు సంపాదించిన కొత్త జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని ఇప్పటికే ఉన్న ఫ్రేమ్వర్క్ ఇప్పటికే ఉన్న మోడల్లో విలీనం చేయబడిందని మరియు వారు మానసిక పరిజ్ఞాన సందర్భంలో కొత్త జ్ఞానాన్ని గ్రహిస్తారని చెప్పారు మెరిల్ పేర్కొన్న విధంగా నేర్చుకునే ఐదు సూత్రాలు ఇవి గుర్తించినట్లుగా మెరిల్ యొక్క సూత్రాలు తమలో తాము ఒక నమూనా లేదా బోధనా పద్ధతిలో లేవు మెర్రిల్ గుర్తించినట్లుగా నేర్చుకునే ఐదు మొదటి సూత్రాలను అమలు చేసే ID మోడల్ ఇప్పుడు ప్రదర్శించబడింది ఇది సాధ్యమయ్యే మోడళ్లలో ఒకటి ఇక్కడ బోధన బోధనా యూనిట్ల క్రమాన్ని కలిగి ఉంటుంది బోధనా యూనిట్ ఒక నిర్దిష్ట కోర్సు ఫలితం లేదా సామర్థ్యంతో సంబంధం కలిగి ఉంటుంది కోర్సు ఫలితం యొక్క స్వభావం మరియు సంక్లిష్టతను బట్టి ఒక బోధనా యూనిట్ ఫలితంతో ముడిపడి ఉండవచ్చు లేదా CO సమితి సామర్థ్యాలకు విస్తరించినప్పుడు ఒక బోధనా యూనిట్ ఒక సామర్థ్యంతో ముడిపడి ఉండవచ్చు రెండూ సాధ్యమే ఇది బోధకుడిపై ఆధారపడి ఉంది బోధన నిజంగా ఎలా రూపొందించబడాలి అని ADDIE మోడల్పై మునుపటి యూనిట్లో మనము చూసినట్లుగా గణనీయమైన ఎంపిక ఉంది బోధనా యూనిట్లు ఎలా నిర్వహించాలో నిర్ణయించడానికి బోధకుడికి ఆమె చర్చ కంటెంట్ గురించి ఆమెకున్న జ్ఞానాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయి కానీ బోధనా యూనిట్ ఒక నిర్దిష్ట CO సామర్థ్యంతో ముడిపడి ఉంది బోధనలో ఇటువంటి బోధనా యూనిట్ల క్రమం ఉంటుంది బోధనా యూనిట్ స్థాయిలోనే మనము నేర్చుకునే ఐదు మొదటి సూత్రాలను అమలు చేస్తాము ఇటువంటి నమూనా మాడ్యూల్ 2 లో ముందే వివరించబడింది ఇప్పుడు మనము దానిని మరింత వివరంగా అన్వేషిస్తాము మరియు అది ఎలా సంబంధం కలిగి ఉందో లేదా మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను ఎలా అమలు చేస్తుందో చూద్దాం మెరిల్ సూత్రాల ఆధారంగా బోధనా యూనిట్ యొక్క రేఖాచిత్రం ఇవ్వబడింది బోధన యొక్క దశలు జరిగే కేంద్ర ఇతివృత్తం కోర్సు అవుట్కం ఇది మోడల్ మరియు ఇది ఒక బోధనా విభాగానికి నమూనా బోధనా యూనిట్ ఎలా రూపొందించబడిందనే దానిపై ఆధారపడి కోర్సు ఫలితం లేదా సామర్థ్యం మెర్రిల్ సూత్రాలలో టాస్క్ పాత్రను పోషిస్తుంది బోధన యొక్క అన్ని 4 దశలు ఒక నిర్దిష్ట CO సామర్థ్యం సందర్భంలో జరుగుతాయి అభ్యాసం ఈ CO సామర్థ్యం చుట్టూ కేంద్రీకృతమై ఉంది మరియు విద్యార్థులు పరిష్కరించే పనులు దీనిని ప్రతిబింబిస్తాయి అంటే బోధకుడు అందించే వాస్తవమైన పని తప్పనిసరిగా సంబంధిత CO సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఈ లక్షణం మెర్రిల్స్ టాస్క్ సెంటర్డ్ అభ్యాస సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఇది అభ్యాసానికి ఫోకస్ ని తెస్తుంది మరియు అభ్యాసం చాలా నిర్దిష్ట సామర్థ్యం మరియు అప్లికేషన్ ఈ CO పై కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఒక టాస్క్ పాత్రను పోషిస్తుంది మరియు మెరిల్ యొక్క టాస్క్ సెంటర్డ్ సూత్రం ఇక్కడ CO కంపెటెన్సీ సెంటర్డ్ సూత్రంగా అమలు చేయబడుతుంది బోధన యొక్క మొదటి దశ అటెంషన్ ను కూడా ప్రారంభిస్తుంది మొదట మనం అభ్యాసకుల దృష్టిని పొందాలి ఈ ప్రత్యేకమైన CO సామర్థ్యం యొక్క రెలెవెన్స్ ని మనము అభ్యాసకులు చూడగలిగేలా చూడాలి మనము అభ్యాసకులను తరగతి గదితో నిమగ్నమయ్యేలా చూడాలి దీని అర్థం బోధకుడు మొదట విద్యార్థుల దృష్టిని పొందాలి బోధన యొక్క తరువాతి దశలతో కొనసాగడానికి ముందు ఇవి జరగాలి ఈ ప్రత్యేక నైపుణ్యం వారి వృత్తికి ఎలా సంబంధించినదో బోధకుడు వివరించగలడు వారు తగిన కేస్ స్టడీస్ను ప్రదర్శించవచ్చు వారు పనిచేస్తున్న నిర్దిష్ట డొమైన్ను బట్టి వారు వివిధ ఉదాహరణలు ఇవ్వగలరు CO సామర్థ్యం యొక్క రెలెవెన్స్ ని అర్థం చేసుకోవడానికి విద్యార్థులను అనుమతించండి ఇది చాలా ముఖ్యం చాలా తరచుగా చాలా మంది విద్యార్థులు ఒక నిర్దిష్ట బోధనా యూనిట్ చివరిలో లేదా ఒక కోర్సు చివరిలో కూడా ఫిర్యాదు చేస్తారు 'అవును నేను దీన్ని చేయగలిగాను కానీ నాకు ఈ సామర్థ్యం ఎందుకు అవసరమో నాకు తెలియదు నా వృత్తికి ఈ సామర్థ్యం యొక్క సంబంధం ఏమిటి అది నాకు స్పష్టంగా లేదు ' మరియు అది నేర్చుకోవటానికి చాలా మంచి సంకేతం కాదు ఈ బోధనా యూనిట్ యొక్క నిర్దిష్ట CO సామర్థ్యం యొక్క రెలెవెన్స్ ని విద్యార్థులు అర్థం చేసుకునేలా శ్రద్ధ ప్రయత్నిస్తుంది మెర్రిల్ చెప్పినట్లుగా ఇది యాక్టివేషన్ ను అనుసరిస్తుంది 'విద్యార్థులు కొత్త అభ్యాసాన్ని తమకు ఇప్పటికే తెలిసిన వాటితో అనుసంధానించగలగాలి ' బోధకుడు తగిన అవసరమైన సంబంధిత మానసిక నమూనాను విద్యార్థులు ఆరంభించేలా చూడాలి ముందస్తు అభ్యాసం మరియు అవసరమైన మానసిక స్థితి యాక్టివేట్ చేయబడతాయి వాటిని ఉపరితలంలోకి తీసుకువస్తారు మరియు ఈ దశలో కొంత ఇబ్బంది ఉంటే బోధకుడు కొంత అదనపు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది విద్యార్థులను కొంత చర్చలో పాల్గొనవచ్చు కొన్ని అదనపు ప్రత్యక్ష సూచనలు అవసరమైతే విద్యార్థులు కొత్త సూచన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి పరిస్థితుల పరిమితులను బట్టి కొన్నిసార్లు ఈ దశ ఎక్కువ సమయం పడుతుంది మునుపటి అభ్యాసం నుండి విద్యార్థులు మానసిక నమూనాను గుర్తుకు తెచ్చుకోలేకపోతే బోధకుడు విద్యార్థులను గుర్తుకు తెచ్చుకోవడంలో సహాయపడటానికి అదనపు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ జ్ఞాపకం లేకుండా కొత్త జ్ఞానాన్ని గ్రహించడం చాలా కష్టం అవుతుంది కాబట్టి యాక్టివేషన్ దశ చాలా ముఖ్యం చెప్పినట్లుగా దృష్టాంతాన్ని బట్టి బోధకుడు మొదట నేర్చుకున్నదానికంటే ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది అభ్యాసకులందరూ మునుపటి జ్ఞానం ఆధారంగా ఈ మానసిక నమూనాను గుర్తుకు తెచ్చుకోగలుగుతారు దీన్ని చేయడానికి వివిధ బోధనా భాగాలను ఉపయోగించవచ్చు మునుపటి యూనిట్లలో బోధకుడి వద్ద ఉన్న వివిధ రకాల బోధనా భాగాలను చూశాము అభ్యాస సందర్భం యొక్క విశిష్టత ఆధారంగా బోధకుడు సంబంధిత బోధనా భాగాలను ఎంచుకోవచ్చు ఇది "ఎందుకు వివరిస్తుంది" "ప్రేరణాత్మక కథలు" "తరగతి చర్చలు" "క్విజ్" "పునశ్చరణ" "ఫీల్డ్ ట్రిప్" "కొన్ని ప్రాథమిక డేటాను సేకరించి డేటా విశ్లేషణ చేయడం" మొదలైనవి కావచ్చు ఇది ఒక రకమైన అధునాతనమైనది గ్రాఫిక్ ఆర్గనైజర్ ఇక్కడ భావనల యొక్క పరస్పర సంబంధాలు అన్నీ చూపించబడతాయి ఇది ఒక రకమైన గ్రూప్ డిస్కషన్ కావచ్చు ఇది అభ్యాసకులచే ఒక రకమైన జ్ఞాపకం కావచ్చు వివిధ రకాల బోధనా భాగాలు ఉండవచ్చు కానీ శ్రద్ధ పొందడం చాలా అవసరం మరియు అభ్యాసకులందరూ వారి మునుపటి అభ్యాసం ఆధారంగా తగిన మానసిక నమూనాను యాక్టివేట్ చేయగలుగుతారు ఇది తగినదిగా చేస్తుంది మరియు అభ్యాసకులు కొత్త జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు డెమోన్స్ట్రేషన్ ప్రదర్శన మెర్రిల్ యొక్క ప్రదర్శన దశ మెర్రిల్ సమాచారంగా పిలిచే కొత్త సమాచారం యొక్క ప్రదర్శన సంబంధిత CO సామర్థ్యం ఆధారంగా సమస్య యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉదాహరణలు సమర్పించిన సమాచారం నిర్దిష్ట పరిస్థితికి ఎలా వర్తించబడుతుందో ఇది చూపిస్తుంది దీన్ని మెరిల్ చిత్రణగా పిలుస్తారు ప్రదర్శన అనేది ప్రోత్సహించే నైపుణ్యం యొక్క రకానికి అనుగుణంగా ఉండాలి దీని అర్థం CO సామర్థ్యం యొక్క జ్ఞాన స్థాయి మరియు జ్ఞాన వర్గం సాధారణ సమాచారం లేదా ఆర్గనైజింగ్ నిర్మాణాన్ని నిర్దిష్ట సందర్భాలతో సంబంధం కలిగి ఉండటానికి అభ్యాసకులకు మార్గనిర్దేశం చేయాలి వారు దీనిని తరువాత ఉన్న ఫ్రేమ్వర్క్లో తరువాత సమగ్రపరచగలగాలి కానీ దాని కోసం వారు మొదట వారు సంపాదించిన కొత్త జ్ఞానానికి ఒక రకమైన సంస్థను కలిగి ఉండాలి వారు సాధారణ సూత్రాలను నిర్దిష్ట అనువర్తనాలతో సంబంధం కలిగి ఉండాలి ప్రదర్శన ప్రయోజనాల కోసం బోధకుడికి బోధనా భాగాల ఎంపిక ఉంది CO సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఇది ఇంటరాక్టివ్ ఉపన్యాసం మల్టీమీడియా ప్రదర్శన అనుకరణలు సాంప్రదాయ బ్లాక్ లేదా వైట్ బోర్డు మరియు కొన్ని ఉదాహరణ సమస్యలు కొన్నిసార్లు ఇది ఫీల్డ్ ట్రిప్ కావచ్చు ఇక్కడ ఏదో ప్రదర్శించబడుతుంది ఇది ప్రయోగశాలలో కొన్ని కార్యకలాపాలు కావచ్చు ఇక్కడ కొన్ని ప్రయోగాలు నిర్వహించబడతాయి మరియు ఫలితాలు ప్రదర్శించబడతాయి ఇది మళ్ళీ గ్రాఫిక్ నిర్వాహకులు లేదా అధునాతన గ్రాఫిక్ నిర్వాహకులు కావచ్చు ఈ బోధనా భాగాలలో ఏదైనా ఏదైనా మిశ్రమం సాధ్యమే సంబంధిత బోధనా భాగాలను ఎంచుకుని CO యోగ్యత సూచించిన అవసరాలకు సరిపోలడం పూర్తిగా బాధ్యత మరియు బోధకుడి యొక్క ప్రత్యేకత చాలా ముఖ్యమైనది ఏమిటంటే ప్రదర్శన CO సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది లేకపోతే మోడల్ చాలా సరళమైనది మరియు బోధకుడికి గణనీయమైన స్వేచ్ఛ ఉంది మరియు వాస్తవానికి సంబంధిత బోధనా భాగాలను ఎన్నుకునే బాధ్యత ఉంటుంది అప్పుడు మెరిల్ 'వర్తించు' అని పిలిచే "వర్తించు Apply నిమగ్నం Engage" ఇది కొత్తగా పొందిన జ్ఞానాన్ని అభ్యాసకులు వర్తించే దశ అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానంతో నిమగ్నమవ్వాలి వర్తింపజేయాలి మరియు సామర్థ్యానికి అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి నైపుణ్యాలను ప్రదర్శించాలి మరోసారి సమస్యను పరిష్కరించమని మనము చెప్పినప్పుడు ఇది ఒక విధానం యొక్క అనువర్తనం అని అర్ధం కాదు ఇది CO సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది క్రొత్త ఉదాహరణ ఇచ్చిన సందర్భంలో అభ్యాసకులు కొత్త ఉదాహరణకి చెందిన తరగతిని సరిగ్గా వర్గీకరించగలగాలి అర్థం చేసుకునే ఉప ప్రక్రియలలో వర్గీకరణ ఒకటి అభ్యాసకుడు క్రొత్త ఉదాహరణను సరిగ్గా వర్గీకరించగలిగితే అది అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది మేము ఒక సమస్యను పరిష్కరించమని చెప్పినప్పుడు మనము దానిని విస్తృత కోణంలో ఉపయోగిస్తున్నాము CO సామర్థ్యానికి అనుగుణంగా అభ్యాసకులు ఒక CO సామర్థ్యానికి సంబంధించిన ఒక సాధారణ అర్థంలో సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించగలగాలి కాబట్టి అభ్యాసకుడు ప్రదర్శన తర్వాత కనీస సమయ వ్యవధితో కొత్త సమాచారం మరియు నైపుణ్యాలతో నిమగ్నమవ్వాలి ఇది మెరిల్ యొక్క చాలా ముఖ్యమైన సూత్రం మరియు చాలా తరచుగా తరగతి గది దృష్టాంతంలో కొంతమంది బోధకులు దానిని కోల్పోవచ్చు క్రొత్త జ్ఞానం సంపాదించడం మరియు అభ్యాసకులు దానిని ఉపయోగించడం మధ్య చాలా అంతరం ఉంటే అభ్యాసం చాలావరకు నష్టపోయే అవకాశం ఉంది కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించి ఎంత త్వరగా అభ్యాసకులు సమస్యతో మునిగి తేలుతారు అప్పుడు మంచి అభ్యాసం ఉంటుంది బోధకుడి ప్రదర్శన మరియు అభ్యాసకుల అప్లికేషన్ మధ్య అంతరం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి ఇది సాధ్యమైతే 20 నుండి 25 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఇది నిజంగా సాధ్యమయ్యేది కాకపోవచ్చు కొత్త సమాచారం పొందిన తర్వాత అభ్యాసకులు వీలైనంత త్వరగా మొత్తం పనితో నిమగ్నమయ్యేలా ప్రయత్నం చేయాలి అభ్యాసకులు సమస్యలను పరిష్కరించడానికి కొత్తగా నిర్మించిన మానసిక నమూనా యొక్క ఖచ్చితత్వం మరియు సమర్ధతను నిర్ధారించడానికి అంతర్గత లేదా కర్రెక్టీవ్ ఫీడ్బ్యాక్ ని స్వీకరించాలి CO సామర్థ్యాన్ని బట్టి అభ్యాసకులకు తగిన అభిప్రాయాన్ని అందించాలి ఇది కూడా వీలైనంత త్వరగా ఉండాలి ప్రదర్శన అనువర్తనం మరియు అభిప్రాయం అభ్యాసం నిజంగా లోతుగా ఉండటానికి వాటి మధ్య చాలా తక్కువ అంతరాలతో అవి జరగాలి అభ్యాసకులు తమ జ్ఞానాన్ని కొత్త సమస్యకు వర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శించిన తర్వాత వీలైనంత త్వరగా సరైన అభిప్రాయాన్ని అందించేలా బోధకుడు నిర్ధారించుకోవాలి అభ్యాసకులు సమస్యతో నిమగ్నమైతే వారు వీలైనంత త్వరగా అభిప్రాయాన్ని స్వీకరించాలి సమస్యతో మునిగి తేలుట క్విజ్ అసైన్మెంట్ లేదా చిన్న టర్మ్ పేపర్ కావచ్చు విద్యార్థులు సమస్యతో మునిగి తేలేందుకు ఉపయోగించే వాస్తవ సాంకేతికత యొక్క స్వభావం ఏమైనప్పటికీ వీలైనంత తక్కువ వ్యవధిలో అభిప్రాయాన్ని అందించాలి కోచింగ్ అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది అయితే కోచింగ్ క్రమంగా ఉపసంహరించుకోవాలి ప్రారంభ దశలలో కోచింగ్ మరింత విస్తృతంగా ఉండవచ్చు సమస్యలు వాస్తవానికి తక్కువ సంక్లిష్టతతో ఉంటాయి కానీ కోచింగ్ మరింత విస్తృతమైనది అభ్యాసకులు తమ జ్ఞానాన్ని మరింత సంక్లిష్టమైన సమస్యలకు వర్తింపచేయడం ప్రారంభించినప్పుడు మరియు వారు తమ విశ్వాసాన్ని పొందుతున్నప్పుడు కోచింగ్ క్రమంగా ఉపసంహరించుకోవాలి లక్ష్యం ఏమిటంటే విద్యార్థులు బోధకుడిచే సున్నా కోచింగ్తో సంక్లిష్ట సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలి అది విద్యార్థులు పనిచేసే టాస్క్ ల పురోగతి మనకు చాలా పెద్ద రకాల బోధనా భాగాలు ఉన్నాయి వీటిని బోధకుడు తీసుకోవచ్చు నోట్ మేకింగ్ సారాంశం వ్యక్తిగత సమస్య పరిష్కారం అభ్యాసం గ్రూప్ సమస్య పరిష్కారం నివేదిక రాయడం ప్రెజెంటేషన్లు చేయడం గ్రూప్ డిస్కషన్స్ మొదలైనవి అనేక రకాల బోధనా భాగాలు సాధ్యమే CO మరియు సామర్థ్యం ఆధారంగా బోధకుడు ఈ బోధనా భాగాల సముచిత మిశ్రమాన్ని ఎన్నుకోవాలి మెరిల్ యొక్క ఇంటిగ్రేషన్ దశ ముఖ్యంగా అభ్యాసకులు ప్రతిబింబించాలి తోటివారితో చర్చించాలి కొత్తగా సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యాలను కాపాడుకోవాలి మరియు వారి ప్రస్తుత మానసిక నమూనాతో సంబంధం కలిగి ఉండాలి అభ్యాసకులు పొందిన జ్ఞానాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవాల్సి వస్తే ఇది చాలా ముఖ్యం విద్యార్థులు కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ప్రతిబింబించగలిగినప్పుడు అనేక ప్రయోగాలలో ఇది నిరూపించబడిందని మెరిల్ పేర్కొన్నాడు వారు తమ దృష్టికోణాన్ని సమర్థించుకోగలిగినప్పుడు వారు బహిరంగ ప్రదర్శన చేయగలిగినప్పుడు వారు తమ సహోద్యోగుల పనిని విమర్శించగలిగినప్పుడు వారు కొత్త జ్ఞానాన్ని వారి ప్రస్తుత మానసిక చట్రంలో బాగా సమగ్రపరచగలుగుతారు ఇటువంటి సందర్భాల్లో అభ్యాసకులు దీన్ని ఎక్కువ కాలం నిలుపుకోగలుగుతారు ఈ అభ్యాసానికి మరియు వారు ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న తరువాతి దశకు మధ్య చాలా కాలం అంతరం ఉంటే విద్యార్థులు కొన్ని నిర్దిష్ట వివరాలను మరచిపోయే అవకాశం ఉంది కానీ విస్తృత అనువర్తన సందర్భం సూత్రాలు జ్ఞానం యొక్క ముఖ్య లక్షణాలు విద్యార్థులు ఈ రకమైన ప్రతిబింబం చేసేటప్పుడు ఎక్కువ కాలం వాటిని నిలుపుకుంటారని కనుగొనబడింది ఈ ఇంటిగ్రేషన్ దశలో పాల్గొనడానికి బోధకులు అభ్యాసకులను ప్రోత్సహించాలి ఇది చాలా అవసరం బోధనా భాగాలు మళ్ళీ కావచ్చు తరగతి గదిలో చర్చ గ్రూప్ డిస్కషన్ క్విజ్ మరియు సారాంశం వాస్తవానికి మరొక మంచి విషయం ఏమిటంటే వారు తమ ప్రతిబింబాలను రికార్డ్ చేసే జర్నల్ ను నిర్వహించడం వాస్తవానికి బోధకుడు విద్యార్థులకు జర్నల్ లను ఎలా వ్రాయాలి మరియు నిర్వహించాలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే అవన్నీ తెలిసి ఉండకపోవచ్చు వాస్తవానికి అనేక బోధనా భాగాలతో బోధకుడు విద్యార్థులకు ఆ భాగం గురించి తెలిసి ఉండేలా చూడవలసి ఉంటుంది ఎలా చేయాలో కాబట్టి అవసరమైతే బోధకుడు అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది దీన్ని ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు అదనపు ప్రత్యక్ష సూచన మరియు ఈ దశ తప్పనిసరిగా కొత్త జ్ఞానం యొక్క ఏకీకరణ జరుగుతుంది కాబట్టి దీనిని విస్మరించకూడదు మరియు దీనిని బోధకుడు తగిన విధంగా నిర్వహించాలి మాడ్యూల్ 2 లో ఇంతకుముందు చర్చించిన బోధనా యూనిట్ యొక్క నిర్మాణం ఇక్కడ చూపబడింది మొదట మనకు సమర్థత ప్రకటన లేదా కోర్సు ఫలితం యొక్క ప్రకటన ఉంది అప్పుడు శ్రద్ధ యాక్టివేషన్ అప్పుడు మనకు ఒక చక్రం ఉంది డెమోన్స్ట్రేషన్ తరువాత అప్లికేషన్ ఈ చక్రం ఎన్నిసార్లు పునరావృతమవుతుందో కోర్సు ఫలితం లేదా సామర్థ్యంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది మరియు బోధకుడు నిర్ణయిస్తారు డెమోన్స్ట్రేషన్ మరియు అప్లికేషన్ యొక్క ఈ విభజన బోధకుడు మరియు చివరకు ఇంటెగ్రేషన్ దశ ద్వారా నిర్ణయించబడుతుంది ముందే చెప్పినట్లుగా బోధనా యూనిట్ కోర్సు ఫలితంతో ముడిపడి ఉండవచ్చు లేదా తగినంత పరిధి మరియు సంక్లిష్టత ఉంటే అది ఒక నిర్దిష్ట సామర్థ్యంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది అనగా డెమోన్స్ట్రేషన్ అప్లికేషన్ చక్రం కోర్సు ఫలితం స్థాయిలో లేదా సమర్థత స్థాయిలో జరుగుతుంది ఇది మళ్ళీ బోధకుడి అభీష్టానుసారం ఇది మనం ఇంతకుముందు కనుగొన్నది ఇప్పుడు ఇది ప్రాథమికంగా మెరిల్ మోడల్ నుండి ఉద్భవించిందని మనం చూడవచ్చు ఇది మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను అమలు చేస్తుంది ఈ బోధనా యూనిట్ నిర్మాణం ఇంతకు ముందు ప్రదర్శించబడింది ఈ ఉదాహరణ మునుపటి యూనిట్ మాడ్యూల్ 2 నుండి కూడా తీసుకోబడింది ఇక్కడ ఒక CO ఉందని మరియు ఆ నైపుణ్యం ఏమిటంటే 'డిజైన్ ప్రెసిషన్ రెక్టిఫైయర్ మరియు DC వోల్టేజ్ రెగ్యులేటర్లు' ఎన్ని గంటలు మరియు నిర్దిష్ట CO కూడా పేర్కొనబడింది అప్పుడు అది రెలెవెన్స్ ద్వారా వెళుతుంది ఇది మనం శ్రద్ధగా పిలుస్తాము అనగా ఈ ప్రత్యేక నైపుణ్యం వారి వృత్తికి ఎలా సంబంధం కలిగిస్తుందో విద్యార్థులకు స్పష్టం చేస్తుంది ఇది చాలా విస్తృతంగా చెప్పనవసరం లేదు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది 3 నిమిషాలు మాత్రమే కానీ ఇది మంచిది ముఖ్యంగా ఏమిటంటే విద్యార్థులు తమ వృత్తికి వారు నేర్చుకుంటున్న వాటి యొక్క రెలెవెన్స్ ని చూస్తారు రెలెవెన్స్ తరువాత యాక్టివేషన్ అప్పుడు మనకు డెమోన్స్ట్రేషన్ 1 అప్లికేషన్ 1 అప్పుడు మనకు మళ్ళీ డెమోన్స్ట్రేషన్ 2 అప్లికేషన్ 2 ఉన్నాయి ప్రమేయం ఉన్న నిర్దిష్ట సామర్థ్యాన్ని బట్టి ఇది ఎక్కువ సైకిల్స్ కావచ్చు ఈ ఉదాహరణలో మనకు రెండు సైకిల్స్ మాత్రమే ఉన్నాయి డెమోన్స్ట్రేషన్ 1 అప్లికేషన్ 1 తరువాత డెమోన్స్ట్రేషన్ 2 అప్లికేషన్ 2 ఉంది అప్పుడు ఒక ఇంటెగ్రేషన్ దశ ఉంది మరియు ఇక్కడ బోధకుడు ఇంటెగ్రేషన్ దశను సులభతరం చేయడానికి చర్చను బోధనా అంశంగా ఉపయోగించడానికి ఎంచుకున్నారు 'ఖచ్చితమైన సరిదిద్దడం మరియు వోల్టేజ్ నియంత్రణతో సహా రెండు ముఖ్యమైన సిగ్నల్ ప్రాసెసింగ్ అనువర్తనాలను సాధించడంలో ఒక Op Amp చుట్టూ ఉన్న అభిప్రాయాన్ని చర్చించండి' మరియు ఎంచుకున్న మోడ్ చర్చ మెరిల్ యొక్క ఐదు అభ్యాస సూత్రాలను అమలు చేస్తూ బోధనా యూనిట్ ఈ విధంగా రూపొందించబడింది మీరు బోధించిన లేదా మీకు తెలిసిన కోర్సు నుండి ఎంచుకున్న సామర్థ్యం కోసం బోధనా విభాగాన్ని అభివృద్ధి చేయండి ఈ ఎక్సర్సైజ్ లు మునుపటి యూనిట్లో కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మెర్రిల్ నేర్చుకునే ఐదు మొదటి సూత్రాలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి మరియు వీలైతే తగిన మెర్రిల్ యొక్క సూత్రాన్ని మీరు రూపకల్పన చేస్తున్న నిర్దిష్ట భాగాలకు మరియు మీరు ఎంచుకున్న నిర్దిష్ట బోధనా భాగాలతో సంబంధం కలిగి ఉంటుంది నిర్దిష్ట మెర్రిల్ యొక్క సూత్రాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుందో మీరు వివరణ ఇవ్వగలిగితే అది చాలా సహాయపడుతుంది మెరిల్ యొక్క సూత్రాలు ప్రకృతిలో ఎలా సూచించబడుతున్నాయో చూపించడానికి ఇది మంచి మార్గం అర్థంలో అవి బోధన రూపకల్పనకు ఎలా సహాయపడతాయి అని వారు అక్కడ ఉన్నదాన్ని మాత్రమే వర్ణించరు కానీ అక్కడ ఏమి ఉండాలో అది చెబుతుంది ఇది ప్రకృతిలో సూచించదగినది మరియు ఈ రకమైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది Thank you for sharing the result of the exercise at tale ఎక్సర్సైజ్ యొక్క ఫలితాన్ని tale com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో డైరెక్ట్ ఇంస్ట్రక్షన్ సూత్రాలను మనము అర్థం చేసుకుంటాము ఇంస్ట్రక్షనల్ డిజైన్ యొక్క శాస్త్రీయ నమూనా బహుశా మనలో చాలా మందికి సుపరిచితం కాని ఇప్పటికీ మనము దానిని మరింత క్రమబద్ధమైన పద్ధతిలో చూడటానికి ప్రయత్నిస్తాము మరియు ప్రత్యక్ష బోధన యొక్క ప్రాథమిక భాగాలు ఏమిటి దాని బలాలు ఏమిటి మరియు పరిమితులు మరియు ప్రత్యక్ష సూచనలను ఉంచే సూత్రాలు ఏమిటి మాతో ఉన్నందుకు ధన్యవాదాలు మరియు మేము మిమ్మల్ని తదుపరి యూనిట్తో కలుస్తాము